కాబట్టిఇప్పుడు మనం గాస్ సీడెల్ పద్ధతిలో ఒక ఉదాహరణ తీసుకుందాం సరేనా కాబట్టి మనం తరగతి సంబంధిత అభ్యాసం వైపు ఒకసారి చూద్దాం మనం పెద్ద పరిమాణం గల గణిత సమస్య వైపు చూడడం లేదు ఎందుకంటే దానికి మనకు కంప్యూటర్ అవసరం అవుతుంది అందువలన మనం మూడు బస్సుల శక్తి వ్యవస్థను తీసుకున్నాం బస్సు 1 అనేది స్లాక్ బస్ మరియు బస్ 2 బస్ 3 వచ్చి PQ బస్సులు సరేనా మరియు ఇంకో విషయం ఏమిటంటే మన పరిష్కారం వచ్చి ఖచ్చితమైన పరిష్కారంగా రావాలంటే మనం ఎక్కువ పునరావృతాలు తీసుకోవాలి కానీ మనం ఏం చేస్తామంటే రెండు పునరావృతాలు చేస్తాం అలా చేయడం వల్ల మనకి ఈ విషయం నిశ్చితంగా ఉంటుంది ఇదంతా కూడా బస్సులు అనేవి PQ బస్సులు అయినప్పుడు మరియు ఇంకో ఉదాహరణ గాస్ సీడెల్ పద్ధతిని PV బస్ కి తీసుకుందాం సరేనా కాబట్టి మనం కనుగొనాలి మనం బస్సులు రెండు మరియు మూడు దగ్గర వోల్టేజ్ విలువలను కనుగొనడానికి మొదట మనం గాస్ సీడెల్ పద్ధతిని ఉపయోగిస్తున్నాం మరియు రెండవది వచ్చి స్లాక్ బస్ యొక్క రియల్ మరియు రియాక్టివ్ శక్తి కనుగొనాలి రెండవ పునరావృతం తరువాతే మీకు సరియైన సమాచారం ఇవ్వడం జరుగుతుంది సరేనా మరియు మీ C భాగం వచ్చి రెండవ పునరావృతం తరువాత లైన్ ఫ్లోస్ ని లేక లైన్ లాస్ ని గుర్తించడం మరియు లైన్ ఛార్జింగ్ అడ్మిటెన్స్ ను నిర్లక్ష్యం చేయడం అందువలన లైన్ ఛార్జింగ్ అడ్మిటెన్స్ ను పరిగణలోకి తీసుకోము మరియు సమాచారం ఈ విధంగా ఇస్తారు బేస్ MVA 100 సరేనా కాబట్టి ఈ విషయంలో మూడు బస్సులు బస్సు 1 అనేది స్లాక్ బస్ మరియు స్లాక్ బస్ ఓల్టేజ్ సగటున వచ్చి 1 05j0 ఇది స్థిరంగా ఉంటుంది మరియు బస్సు 2 బస్సు 3 ప్రారంభ విలువలు వచ్చి 1j0 1 j 0 గా అనుకోని తీసుకోండి అయినప్పటికీ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసే సమయంలోమనం ఏం చెప్పాము అంటే చదునైన ఓల్టేజ్ ప్రారంభం అనేది బాగుంటుంది దాని అర్థం ఏంటంటేఅది ఒకవేళ 1 05 అయితే మిగిలిన రెండు ప్రారంభ విలువలు కూడా 1 05 j 0 అవ్వాల్సిందే సరేనా కానీ మనం ఇక్కడ ప్రారంభ విలువలను 1 j 0 మరియు 1 j 0 గా తీసుకున్నాము మరియు బస్సు ఒకటి వచ్చి స్లాక్ బస్కాబట్టి పారామీటర్ ఉండదుజనరేషన్ ఉండదులోడ్ అనేది ఉండకూడదుపొరపాటున ఒకవేళ స్లాక్ బస్ దగ్గర లోడు ఉంటేఅది డమ్మీ లోడ్ అవుతుంది దానిని మీరు పునరావృతి పద్ధతి అప్పుడు మీరు ఏమీ చేయనవసరం లేదు కానీ ఒకవేళ స్లాక్ బస్ దగ్గర లోడు ఉంటే మీరు ఏం చేస్తారు అంటే మీరు దానిని పరిగణలోకి తీసుకోవద్దు అది ఎప్పుడూ కూడా మీ పునరావృత్తి పద్ధతిలోకి రాదుకానీ మీకు స్లాక్ బస్ శక్తి ఎలా వస్తుంది ఆ 𝑃𝐺1 మరియు 𝑄𝐺1 రియల్ మరియు రియాక్టివ్ శక్తి ఎలా వస్తుంది మీకు ఏదైతే వస్తుందో మరియు స్లాక్ బస్ దగ్గర ఏదైనా లోడు ఉంటే అందువలన ఆ 𝑃𝐺1 తో మీకు ఆ భారం ఏమైనా దొరికితే దాన్ని కూడా పొందాలి తరువాత ఈ విషయాన్ని మీకు నేను చెబుతాను సరేనా మరియు లేకపోతే ఏదైనా ఇచ్చారు అనుకోండి అవి వచ్చి మీ పునరావృత్తి పద్ధతి కోసం డమ్మీ పరామీటర్లు గా నటిస్థాయి మరియు బస్సు రెండు వద్ద లోడ్ 50 మెగావాట్ గా ఇచ్చారు30 మెగావాట్ బేస్ MVA 100 గా ఇచ్చారు మరియు లోడ్ కూడా ఇచ్చారు అది వచ్చి 305 6 మెగావాట్ 140 2 మెగావాట్ అవునా మరియు బస్సు 3 అనేది అది కాదు అది వచ్చి లోడ్ కావున అక్కడ జనరేషన్ లేదు ఏ జనరేటర్ కూడా కనెక్ట్ చేయలేదు కనుక అది 0 కానీ లోడ్ వచ్చి 138 6 మెగావాట్ మరియు 45 2 మెగావాట్ మరియు లైన్ యొక్క ఇంపెడెన్స్ వచ్చి 1 21 3 మరియు 2 3 వరకు అన్నీ ఇచ్చారు ఇవన్నీ కూడా పర్ యూనిట్ విలువలు కాబట్టి ఇంపెడెన్స్ అనేది పర్ యూనిట్ విలువ ఈ వోల్టేజీలు అన్నీ కూడా పర్ యూనిట్ లో ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా రియల్ యూనిట్ మెగావాట్ మరియు మెగా వార్ లో ఇచ్చారు కావున మీరు వీటన్నింటిని 100 తో భాగించండి ఎందువలన అంటే బేస్ అనేది 100 కనుక అవన్నీ కూడా పర్ యూనిట్ కి మారుతాయి సరేనా కావున తరువాత ఏంటంటే దశలవారీ లెక్కలకు ఎలా వెళ్తారు కాబట్టి ఆ విషయంలో మీ మొదటి దశ వచ్చి మొదట మీ గణన మొదట మీరు అన్నీ లోడ్లును పర్ యూనిట్ విలువలకు మార్చాలి కనుక బస్సు 2 వద్ద లోడ్ వచ్చి𝑃𝐿2 కనుక అది 305 6100 3 056 పర్ యూనిట్ అదేవిధంగా 𝑄𝐿2 వచ్చి 45 2100 0 452 పర్ యూనిట్ సరేనా ఇప్పుడు జనరేషన్ అంతా కూడా మార్చబడిన పర్ యూనిట్ విలువలు లో ఉన్నాయి బస్సు రెండు వద్ద 𝑃𝐺2 వచ్చి 50 మెగావాట్లు గా ఇచ్చారు అది 50100 0 5 పర్ యూనిట్ మరియు 𝑄𝑔2 వచ్చి 30100కావున 0 3 పర్ యూనిట్ సరేనా కాబట్టి ఈ విషయాలన్నీ ఇచ్చారు ఇప్పుడు మీరు బస్సు 2 మరియు బస్సు 3 వద్ద నెట్ ఇంజెక్ట్ డ్ శక్తి కనుగొనండి కావున నెట్ ఇంజెక్ట్ డ్ శక్తి అంటే ఇది అనుకుందాం ఒకవేళ మీ దగ్గర జనరేషన్ ఉందనుకుందాం నేను సాధారణంగా మాట్లాడుతున్నాను కాబట్టిఇది బస్ i మరియు మీ దగ్గర లోడ్ ఉంది అది 𝑃𝐿 𝑗𝑄𝐿 బస్ i కి అవునా మరియు ఇక్కడ కూడా ఇది చెప్పండి 𝑃𝑔𝐿 𝑗𝑄𝑞𝐿 సరేనా కావున ఈ విషయంలో ఈ విషయంలో అది నెట్ ఇంజెక్ట్ డ్ శక్తి కనుక ఇలా చేయండి 𝑃𝐿 మరియు 𝑄𝐿 అనేవి నెట్ ఇంజెక్ట్ డ్ శక్తి సరేనా కాబట్టి 𝑃𝐿 అనేది యదార్ధంగా 𝑃𝑔𝐿 − 𝑃𝐿𝐿 మరియు 𝑄𝐿𝐿 వచ్చి 𝑄𝑔𝐿 − 𝑄𝐿𝐿 ఇదే ఈ బస్సు వద్ద ఇంజెక్ట్ డ్ శక్తి అవునా మీరు ఆ ఇంజక్షన్ తీసుకోండి ఎందువలన అంటే ఇదే ఇంజెక్ట్ అయిన శక్తి లోడ్ అనేది బయటకు వెళుతుంది కనుక నెట్ ఇంజెక్ట్డ్ వచ్చి 𝑃𝑔𝐿 − 𝑃𝐿 అందువలన అందువలన మీ బస్సు రెండు వద్ద ఉండే P𝑃2 వచ్చి 𝑃𝑃𝑔 𝑃𝑔2 − 𝑃𝐿2 నేను మీకు చెప్పాను 𝑃𝐿 𝑃𝑔𝐿 − 𝑃𝐿𝐿 అది 𝑃2 𝑃𝑔2 − 𝑃𝐿2 అందువల్ల అది 0 056కాబట్టి అది −2 556 పర్ యూనిట్ అదే విధముగా 𝑄2 𝑄𝑔2 − 𝑄𝐿2 కాబట్టి 0 కాబట్టి అది −1 102 పర్ యూనిట్ సరేనా మరియు 𝑃3 𝑃𝑔3 − 𝑃𝐿3అయితే బస్సు 3 వద్ద జనరేషన్ లేదుబస్సు 3 వద్ద జనరేషన్ లేదు అంటే దాని అర్థం ఏమిటంటే 0 𝑃𝑔3 మరియు 𝑄𝑔3 సున్నా సరేనా అందువలన అది 0 −1 386కావున −1 386 పర్ యూనిట్ మరియు 𝑄3 𝑄𝑔3 − 𝑄𝐿3 కనుక 0 − 0 452 అది −0 452 పర్ యూనిట్ ఈ విధంగా మీరు మార్చాలి ఇదే మొదటి దశ మొదటి దశ ఇదే ఇవన్నీ కూడా మీ మొదటి గణన సరేనా ఇప్పుడు రెండవ దశ వచ్చి Y బస్ మాత్రిక ను నిర్మించడం కాబట్టి అన్నీ 𝑍i విలువలు 𝑍ik విలువలు ఇచ్చారు కావున ముందు మీరు స్మాల్ 𝑦12 స్మాల్ 𝑦21 1 𝑍12 కనుగొనండి కనుక ఈ విలువ ఇచ్చేశారు అది 0 02j 0 04కాబట్టి అది 10 − j 20 అవునా అదేవిధంగా 𝑦13 𝑦31 1 𝑍1310 01j0 03 అది 10−j30అదే విధముగా 𝑦23𝑦32 స్మాల్ y సరేనా అది స్మాల్ y మీరు క్యాపిటల్ లెటర్ మరియు స్మాల్ లెటర్ మధ్య గందరగోళానికి గురి కాకండి ఒకవేళ అది క్యాపిటల్ లెటర్ అయితే నేను మీకు Y మాత్రిక గా చూపిస్తాను ఇది కేవలం లైన్ అడ్మిట్టన్స్ కి మాత్రమే భిన్నమైన లైన్ అడ్మిట్టన్స్ వచ్చి 1 𝑍23 అది వచ్చి 10 025 ఈ 16 మైనస్ మీ j 32 సరేనా ఇప్పుడుఎందుకు మనం ఛార్జింగ్ అడ్మిట్టన్స్ ను నిర్లక్ష్యం చేసాం కావున 𝑌11 𝑦12 𝑦13 𝑦10 నా ఉద్దేశం ఏమిటంటే ఛార్జింగ్ అడ్మిట్టన్స్ నా ఉద్దేశం ఏమిటంటే మీరు 𝑌11 కనుగొంటేకాబట్టి అది వచ్చి 𝑦12𝑦13 𝑦10 కాకపోతే ఇక్కడ ఛార్జింగ్ అడ్మిట్టన్స్ ను నిర్లక్ష్యం చేస్తాం కనుక 𝑦10 వచ్చి 0 సరేనాఇక్కడ అది 0 అందువలన𝑌11 అనేది దేనికి సమానం అంటే స్మాల్ 𝑦12 ప్లస్ స్మాల్ 𝑦13కాబట్టి 10 − j 20 10 − j 30 20 −j 50 అదేవిధంగా𝑌22 వచ్చి y2 వచ్చి స్మాల్ 𝑦21 ప్లస్ స్మాల్ 𝑦23ఛార్జింగ్ అడ్మిట్టన్స్ లేదు ఎందువల్ల అంటే దానిని మనం పరిగణలోకి తీసుకోలేదు కావున 𝑦12 𝑦21 𝑦12 కనుక మీరు వాటిని కూడితే అవి వచ్చి 26 − j 52 సరేనా తర్వాత వచ్చి ఇది 𝑌33 క్యాపిటల్ 𝑌33 స్మాల్ 𝑦13 𝑦23 కాబట్టి మీరు వాటిని కూడితే అవి వచ్చి 26 − j62 ఇప్పుడు ఈ క్యాపిటల్ 𝑌11 అనేది ఇక్కడి నుంచి వస్తుంది సరేనా క్యాపిటల్ Y 1 దాని పరిమాణం వచ్చి 53 85 మరియు కోణం మైనస్ 68 2 డిగ్రీ అదే విధముగా క్యాపిటల్ 𝑌22 వచ్చి 58 13 కోణం మైనస్ 63 4 డిగ్రీ మరియు అదే విధముగా క్యాపిటల్ 𝑌33 ఇది వచ్చి ఏమీ వస్తుంది అంటే 67 23 మైనస్ కోణం 67 2 డిగ్రీ అవునా కనుక Y మాత్రిక యొక్క వికర్ణ అంశాలు వచ్చి ఏవిధంగా తయారయ్యాయి అంటే 𝑌11 𝑌22𝑌33 తరువాత ఆఫ్ వికర్ణ అంశాలు ఆఫ్ వికర్ణ అంశాలు వచ్చి క్యాపిటల్ Y12 మైనస్ మీ స్మాల్ 𝑦12 సరేనా కావున −10 −j 20 కాబట్టి ఇది వచ్చి 22 36 కోణం 116 6 డిగ్రీ సరేనా అదే విధంగా క్యాపిటల్ Y12 వచ్చి క్యాపిటల్ Y21 కి సమానం కావున మాత్రిక అనేది సుష్ట క్యాపిటల్ 𝑌13 వచ్చి దేనికి సమానం అంటే క్యాపిటల్ 𝑌31 −𝑦13−10− j 30అది వచ్చి 31 62 కోణం 108 4డిగ్రీ సరేనా మరియు క్యాపిటల్ Y23 వచ్చి దేనికి సమానం అంటే క్యాపిటల్ Y32 అది వచ్చి దేనికి సమానం అంటే మైనస్ స్మాల్ y23 అది −16 − 𝑗32 కాబట్టి ఇది ఎంత వస్తుంది అంటే 35 77 కోణం 116 దానితో మీరు Y బస్ మాత్రిక 𝑦11𝑦12 𝑦13 ను నిర్మించారు కనుక Y బస్ మాత్రిక ఏర్పడింది సరేనా కాబట్టి ఈ మూడవ దశ తర్వాత పునరావృత గణన సరేనా కాబట్టి ఆ విషయంలో మీరు గాస్ సీడెల్ పద్ధతికి మొదట మూడు సమీకరణాలు రాయాలి సరేనా ఆ సమీకరణాలు గాస్ సీడెల్ పద్ధతి లో ఎలా రాయాలో మనకు తెలుసు ఈ అన్ని విషయాలు కూడా సాధారణంగా ఇచ్చేశారు సరేనా కాబట్టి బస్సు 2 కు ఇక్కడ మనం ఏమి రాస్తున్నాం అంటే V2𝑉2 𝑝1 సరేనాఅలా ఉండండి ఇది ఇంతకు ముందు మనం చర్చించాం సరేనా నన్ను కనుగొననీయ్యండి సరేనా ఇంతకుముందు అన్ని విషయాలు మనం చర్చించాము ఉదాహరణకు నాలుగు బస్సుల వ్యవస్థకు మనం ఇంతకుముందే ఈ విషయాలన్నీ చర్చించాముకాకపోతే ఇక్కడ మనం మీరు పిలిచే మూడు బస్సుల సమస్యను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నాము కాబట్టి మీకు రెండే రెండు సమీకరణాలు ఉంటాయి ఎందువలన అంటే బస్సు 1 అనేది స్లాక్ బస్సు కావున 𝑉2 𝑝1 సరేనా p అనేది పునరావృత లెక్క అది వచ్చి దేనికి సమానం అంటే 1 కి ఆ తరువాత క్యాపిటల్ 𝑌22 మరియు బ్రాకెట్లో 𝑃2 − 𝑗𝑄2𝑉2𝑝 ఆ తరువాత కాంజుగేట్ −𝑌21𝑉1 − 𝑌23𝑉3 − 𝑌24𝑉4𝑝 ఇది సమీకరణం 1 V2p11Y22 P2 jQ2 Y21 V1 Y23 V3 Y24 V4 మరియు V1 అనేది స్లాక్ బస్సు కాబట్టిదయచేసి ఇక్కడ ఏ పునరావృత లెక్క పెట్టకండి ఎందువలన అంటే మొత్తం అంతటికీ ఈ V1 అనేది స్లాక్ బస్సు మరియు దాని ఓల్టేజ్ వచ్చి 1 05 j 0కాబట్టి అది అడ్డంకిగా ఉంటుంది సరేనా మరియు మీ మరియు మీ బస్సులు అన్ని కూడా PQ బస్సులు అది కేవలం Y𝑌2𝑌21 ఏది ఏమైనప్పటికీ ఇది పరిపాలన మాత్రిక మూలకం కాబట్టి ఇది స్థిరంగా ఉంటుంది మరియు P2 మరియు Q2 కూడా ఈ పునరావృత పద్ధతి మొత్తం లో స్థిరంగా ఉంటాయి సరేనా కావున ఇక్కడ ఉండే ఒకే ఒక వేరియబుల్ వచ్చి మీ V2దాని అర్థం ఏమిటంటే దాని పరిమాణం కోణం ఈ రెండు విషయాలు సరేనా ఎందువలన అంటే ఇవి వచ్చి క్లిష్టమైనవి ఇది క్లిష్టమైన వోల్టేజ్ కాబట్టి దీనిని సాధారణంగా ఎలా రాస్తారు అంటే 1 పైకి Y22 తరువాత ఇది వచ్చి V2 కి సరేనా అదే విధముగా బస్సు 3 కు చాలా రాయవచ్చు అది V3p1Y33 P3 jQ3 కాంజుగేట్p అనేది పునరావృత లెక్కఏ విధంగానైనా మైనస్ Y3V1 Y31V1−Y32𝑉𝑝1 p బదులు మీకు వెంటవెంటనే వచ్చిన విలువలను వ్రాయవచ్చు కాబట్టి V2 ని మొదట గణించండి అది 𝑉2𝑝1 మీరు 𝑉2𝑝 ని తీసుకునే బదులు 𝑉2𝑝1 తీసుకోండి దానివల్ల మీకు మార్పిడి త్వరగా జరుగుతుంది మరియు పునరావృతాలు తక్కువగా ఉంటాయి ఈ రెండు సమీకరణాలు వచ్చి V3p11Y33 P3 jQ3 Y31 V1 Y32 V2 Y34 V4 ఇప్పుడు స్లాక్ బస్ ఓల్టేజ్ V1 ఇచ్చారు అది 1 05 j 0 ఇప్పుడు అది ప్రారంభ విలువలను 1 j 0 కావున 𝑉0 1 𝑗0 అనేది ప్రారంభ విలువ మరియు 𝑉30 సూపర్ స్క్రిప్ట్ మీరు బ్రాకెట్లో 0 తీసుకున్నారు కాబట్టి 1 j 0 అనేవి ప్రారంభ విలువలు ఇప్పుడు మీరు ఏమి చేస్తారు అంటే V3 మరియు V2 తప్ప రెండు సమీకరణాలు ఇక్కడ ఉన్నాయి నా దగ్గర V3 మరియు V2 ఉన్నాయి అవి పునరావృత పద్ధతి మొత్తం మీద స్థిరంగా ఉంటాయి కావున ఉదాహరణకు మనం వాటిని ఎలా లెక్కిస్తాము ఈ సమీకరణాన్ని చూడండి నేను ఈ సమీకరణాన్ని ఎలా వ్రాస్తున్నాను అంటే 𝑉2𝑝1 వచ్చి దేనికి సమానం అంటే P2 j Q2 వచ్చి Y1 Y22Y22ఇంటూ1 తరువాత 𝑉2𝑝 కాంజుగేట్ తో గుణించడం జరిగింది తర్వాత మైనస్ 𝑌21 𝑌22 అన్నీ కూడా క్యాపిటల్స్ ఇంటూV1 తరువాత మైనస్ 𝑌23 𝑌22 𝑉3𝑝 అవునా ఎందుకంటే ఈ పదం యదార్ధంగా పునరావృత్తి పద్ధతి మొత్తంలో స్థిరంగా ఉంటుందిఇది కూడా పునరావృత్తి పద్ధతి మొత్తంలో స్థిరంగా ఉంటుంది మరియు ఈ పదం కూడా పునరావృత్తి పద్ధతి మొత్తంలో స్థిరంగా ఉంటుంది దాని అర్థం ఏంటంటే ఒక్కసారి మీరు ఈ పదాన్ని లెక్కించి ఆ సమీకరణం లో పెడితే ఆ తర్వాత మీరు ఈ పదాలను మళ్లీ మళ్లీ లెక్కించే అవసరం లేదు V3p1 P2 jQ2Y22 1 V1 V3 కాబట్టి అందువల్ల మీరు లెక్కించే విషయంలో మీరు మొదట ఏమి లెక్కిస్తారు అంటే ఈ పదాన్ని P2 jQ2Y22మరియు Y21Y22 మరియు Y23Y22 అన్నీ కూడా క్యాపిటల్ అవునా కావున మొదట మీరు లెక్కించండి అందువలన మీ P2 jQ2Y22 P2 మరియు Q2 లకు ఇంతకు ముందే నేను చూపించినట్టు మనకు పర్ యూనిట్ విలువలు వచ్చాయి కావున ఇది −2 556 j 1 102 మరియు 𝑌22 కూడా మనకు వచ్చింది అది ఎంత అంటే 58 13 కోణం మైనస్ 63 కాబట్టి యదార్ధంగా ఇది వచ్చి 0 078 కోణం 220 1 డిగ్రీ అదే విధముగా తరువాత నేను మీకు చెప్పినది 𝑌21𝑌22 నా ఉద్దేశం ఏమిటంటే ఇవన్నీ అనగా 𝑌21𝑌22𝑌23𝑌22 అన్ని మీరు లెక్కించాలి అప్పుడు 𝑌21 𝑌22 ఈ రెండు విలువలకు ప్రత్యామ్నాయంగా ఉంటుంది అవి 22 36 కోణం 116 6 డిగ్రీ మరియు 58 13 కోణం మైనస్ 63 కావున అది ఏమవుతుంది అంటే 0 3846 కోణం 180 డిగ్రీ అది వచ్చి దేనికి సమానం అంటే −0 3846ఇలా వస్తుంది అదే విధముగా క్యాపిటల్ 𝑌23𝑌22 అది వచ్చి 35 77 కోణం 116 6 డిగ్రీ మరియు ఇది 58 13 కోణం మైనస్ 63 4 డిగ్రీ అది 0 6153 మరియు మళ్లీ కోణం వచ్చి 180 డిగ్రీకావున −0 కాబట్టి ఇవన్నీ కూడా సమీకరణం రెండు కి పరామీటర్లు అదే సమీకరణం V2 ఇవి పునరావృతి పద్ధతి అప్పుడు మారవు మరియు అవి స్థిరంగా ఉంటాయి అదే విధముగా ఈ సమీకరణముకు కూడా P ని లెక్కించాలి P3 jQ3 Y33 దీనిని కూడా లెక్కించాలి తరువాత Y31Y33ఎందువలన అంటే మీరు దీనిని 1Y33తో పెంచాలి కాబట్టి మరియు అదే విధముగా మైనస్ Y32Y33మీరు దీనిని పెంచేటప్పుడు లెక్కించండి ఎందువలన అంటే ఈ పదం అనేది స్థిరంగా ఉంటుంది కావున దాని అర్థం ఏంటంటే మీరు అలా చేసినప్పుడు మొదట మీరు రాయండి తరువాత V ఆ తర్వాత మీ సమీకరణం 1మొదట వచ్చి V2p1 ఇవన్నీ మీరు రాయండి మీరు ఏమి లెక్కించారు అంటే P2 jQ2Y22కావున ఇది 0 0478 కోణం 222 1 డిగ్రీ డివైడెడ్ ప్లస్ ఎందువలన అంటే అది −0 ఇప్పుడు అది ప్లస్ 0 3846 V1 మరియు ఇక్కడ కూడా −0 6153 కాబట్టి అది ప్లస్ 0 6153ఎందువలన అంటే అది V3కావడం వల్ల ఇదే సమీకరణం 3 ఇది వచ్చి V2 సమీకరణం అదే విధముగా V3 కి మీరు P3 jQ3 క్యాపిటల్ Y33 లెక్కించండి కావున P3 Q3 Y33 క్యాపిటల్ అన్ని లెక్కించండి Y33 ప్రత్యామ్న్యాయం చేయండి మీకు ఏమి వస్తుంది అంటే 0 0217 కోణం 229 2 డిగ్రీ ఇప్పుడు మీరు క్యాపిటల్ Y31క్యాపిటల్ Y33 నిష్పత్తి కనుగొనాలి మీకు Y31 తెలుసు మీకు Y33 తెలుసుఅందువల్ల అది యదార్థంగా ఎంత వస్తుంది అంటే 0 47 కోణం 175 6 డిగ్రీ అదేవిధంగా మరొకటి వచ్చి Y32 Y33 ఇది క్యాపిటల్ క్యాపిటల్ Y 30 ఈ విలువలను పెట్టండి 35 77 కోణం 116 6 డిగ్రీ మరియు 67 23 కోణం మైనస్ 67 2 డిగ్రీమీకు ఏమి వస్తుంది అంటే 0 532 కోణం 183 8 డిగ్రీ అందువల్ల ఆ సమీకరణం 3ని ఎలా రాయవచ్చు అంటే 𝑉2 𝑝1 0 0217 కోణం 229 2 డిగ్రీ బై మైనస్ 0 47 కోణం 175 6 డిగ్రీ ఇంటూ V1 తర్వాత మైనస్ 0 532 కోణం 183 8 డిగ్రీ ఇంటూ 𝑉2𝑝1 అక్కడ మీరు V2 పెడుతున్నారు ఇదే సమీకరణం 4 ఇప్పుడు ఈ సమీకరణం 3 ని ఇక్కడ పెట్టండి దానినే సమీకరణం నాలుగు అనుకోండి దీనిని నెమ్మదిగా పునరావృతం చేయండి కావున మొదట అన్ని స్థిరంగా ఉండే పారామీటర్ లను లెక్కించండి ఎందువల్ల అంటే అది మీ పునరావృతి పద్ధతి మొత్తంలో స్థిరంగా ఉంటాయి కాబట్టి అవి మారవు సరేనా తర్వాత మీరు సమీకరణాలు మూడు మరియు నాలుగు లను పునరావృత్తి పద్ధతిలో సాధించండి మొదటి పునరావృతం లో p0 పెట్టండి అందువలన ఎప్పుడైతే మీరు p0 పెట్టారో అది 𝑉21 మరియు ఇది వచ్చి 0 0478 కోణం 222 1 డిగ్రీ 𝑉20 కాంజుగేట్ ప్లస్ 0 3846 V1 ప్లస్ 0 కావున V11 05 మీకు తెలుసు అది 1 05 j 0 0 అని 𝑉30 అనేది 1 j 0 అని కూడా మీకు తెలుసు మరియు మీ 𝑉2 ప్రారంభ విలువ వచ్చి 1 j 0 కాబట్టి ఇక్కడ కూడా అది 1 j 0 కాంజుగేట్ అందువల్ల అది ఒకటి అవునా ఈ 𝑉21 విలువను ప్రత్యామ్నాయం చేయండి అది దేనికి సమానం అంటే 1 డివైడెడ్ బై 1 j 0 కాంజుగేట్ దాని అర్థం ఏమిటంటే అది యదార్ధంగా 1 j0 అంటే అది ఒకటి అవుతుంది 3846 V1 వచ్చి 1 05 j 0 మరియు మీ వేరే పదం 0 6153 వచ్చి 𝑉30 1 j 0 కి ప్రారంభ విలువ ఆ తర్వాత ఇవన్నీ మీరు లెక్కించండి అలా మీరు చేస్తే మొదటి పునరావృతం లో 𝑉21 అనేది 0 98305 కోణం మైనస్ 1 8 డిగ్రీ అదే విధముగా V3 కి కూడా మళ్లీ p0 పెట్టండి కావున 𝑉31అనేది ఇది అవుతుంది అది ఇంతకు ముందే మీరు 𝑉30 కాంజుగేట్ తో విభజించినప్పుడు వచ్చినది మైనస్ 0 47 కోణం 175 6 డిగ్రీ V1 తరువాత మైనస్ 0 532 కోణం 183 8 డిగ్రీ అదే మీ V2 అది మొదటి పునరావృతం లో 1 దాని అర్థం ఏంటంటే ఈ విలువలను ఇక్కడ పెట్టవద్దు అదే 𝑉20 ని వెంటనే తరువాత సమీకరణంలో విలువ వస్తుంది సరేనా కావున ఇక్కడ 𝑉21 అనేది 1 కాబట్టి మీరు 𝑉21 ని తయారు చేయండి మరియు అవన్నీ కూడా ప్రత్యామ్నాయం చేస్తే V2 V3 అనేవి 1 j 0 కాంజుగేట్ మరియు మైనస్ 0 47 కోణం 175 6 డిగ్రీ 1 0 ఇంటూ 1 05 j 0 మరియు ఇది వచ్చి మైనస్ 0 532 కోణం 183 8 డిగ్రీ ఇంటూ 0 98305 కోణం మైనస్ 1 8 డిగ్రీ కావున మొత్తం మీరు లెక్కించిన తర్వాత 𝑉31 అనేది ఎంత వస్తుంది అంటే 1 0011 కోణం మైనస్ 2 06 డిగ్రీ అంటే దాని అర్థం ఏంటంటే మనకి మొదటి పునరావృతం తర్వాత వచ్చిన ఫలితం ఏమిటంటే 𝑉21 అనేది దీనికి సమానం మరియు 𝑉31 అనేది దీనికి సమానం ఇప్పుడు రెండవ పునరావృతం ఎప్పుడైతే మీరు రెండవ పునరావృతం కి వెళ్తారో ఈ అన్ని విలువలు స్థిరంగా ఉంటాయి ముందుగానే మనం స్థిరంగా ఉండే పారామీటర్లను లెక్కిస్తాము కాబట్టి రెండవ పునరావృతం లో V2 అనేది 𝑉22ఎప్పుడైతే p1 అవుతుందో అది 0 479 కోణం 220 1 గా వస్తుంది ఇది ఖచ్చితం దీనిని నీకు ఏదైతే వేగవంతమైన పునరావృతం లో వచ్చిన V2 విలువలతో భాగాహరిస్తే మీకు ఏమి వస్తుంది అంటే 0 98305 కోణం మైనస్ 1 8 డిగ్రీ కావున 0 98305 కోణం మైనస్ 1 8 డిగ్రీ కాంజుగేట్ ప్లస్ 0 3846 ఇంటూ1 05 ప్లస్ మీ j 0 0 ఈ పదం అనేది యదార్ధంగా స్థిరంగా ఉంటుంది ఎందువల్ల అంటే V1 అనేది కూడా స్థిరంగా ఉంటుంది ఎందువల్ల అంటే అది స్లాక్ బస్ ఈ పదం కూడా నేను చెప్పడం లేదు అది ప్లస్ 0 6153 ఇంటూ 1 011 కోణం అది వచ్చి ఎంత అంటే మైనస్ 2 06 డిగ్రీ అంటే మీకు వచ్చిన 𝑉31 విలువ కావున మీరు అలా చేస్తే మీకు 𝑉22 రెండవ పునరావృతం లో ఎలా వస్తుంది అంటే 0 98265 కోణం మైనస్ 3 అదేవిధంగా మీరు 𝑉32 ని లెక్కించండి ఇక్కడ కూడా ఆ పదం చెప్పండి అది ఇంతకు ముందు మీకు మొదటి పునరావృతం లో వచ్చింది అది ఎంత అంటే 1 కాబట్టి కోణం మైనస్ 2 06 డిగ్రీ కాంజుగేట్అది కాంజుగేట్ మైనస్ 0 471 కోణం 175 6 డిగ్రీ ఇంటూ 1 05 j 0 ఈ పదం యదార్ధంగా స్థిరంగా ఉంటుంది ఎందువలన అంటే V1 కూడా మారదుఅది స్లాక్ బస్ వోల్టేజ్ కనుక ఆ తర్వాత మైనస్ 0 532 కోణం 183 8 డిగ్రీ ఇంటూ 𝑉22 వోల్టేజ్ ఇక్కడ మీకు ఏమి వస్తుంది అంటే 0 98265 కోణం మైనస్ 3 048 డిగ్రీ ఈ విలువలన్నీ కూడా ఇక్కడ నేరుగా మీరు ప్రత్యామ్న్యాయం చేయండి అది మీరు చేయండి కావున ఆవిధంగా మీరు చేస్తే ఇక్కడ పెట్టండి అలా మీరు చేస్తే 𝑉32 ఎంత వస్తుంది అంటే 1 00099 కోణం మైనస్ 2 6 డిగ్రీ కాబట్టి ఇక్కడ దాక ఇవి రెండు పునరావృతాలు మాత్రమే మనం ఫలితం అనేది కన్వెర్జ్ అవుతుందా లేదా అనేది ఇంకా చూడలేదు మీరు కాల్కులేటర్ ఉపయోగించినట్లయితే మీరు రెండు మూడు పునరావృతాలు చేయవచ్చు మీకు ఇంకా బాగా తెలుస్తుంది ఇవే గాస్ సీడెల్ పద్ధతిని ఉపయోగించి లెక్కించే వివిధ దశలు కాబట్టి ఎవరైనా సమస్యను సాధించవచ్చు ఇక్కడ రెండు పునరావృతాలు మాత్రమే చూపించాను అవి చాలు మీకు అర్థం అవ్వడానికి కావున తరువాత రెండవ పునరావృతం తరువాత మీరు పిలిచే మీకు వచ్చిన V2 వచ్చి 0 98265 కోణం మైనస్ 3 048 డిగ్రీ మరియు 𝑉32 1 99900099 కోణం మైనస్ 2 68 డిగ్రీ అవునా కనుక ఇది మీ రెండవ పునరావృతం తరువాత వచ్చిన V2 V3 మీరు చేయవలసిందల్లా మీరు స్లాక్ బస్ శక్తిని లెక్కించడమే కనుక రెండవ పునరావృతం తరువాత స్లాక్ బస్ శక్తిని లెక్కించాము ఇదే సమీకరణం 41 నేను మీకు అన్ని అల్గోరిథం లు చెప్పేటప్పుడు గాస్ సీడెల్ పద్ధతి అల్గోరిథం కూడా వివరించాను దశ 4 లో మనం స్లాక్ బస్ శక్తిని లెక్కిస్తాము కనుక స్లాక్ బస్ శక్తి ఉన్నప్పుడు మనం i1 తీసుకున్నాం కావున P1 వచ్చి k కి సమానం అది వచ్చి 1 నుంచి n కి సమానం తరువాత V1 Vk Y క్యాపిటల్ Y1k ఇవన్నీ కూడా పరిమాణాలు cosineik 1 k 41ఇది P1 ఇదేవిధంగా Q1 వ్యక్తీకరణ ఉంటుంది సరేనా P1 k1nV1VkY1k cosik 1 k Q1 k1nV1VkY1k sinik 1 k కావున రెండవ పునరావృతం తరువాత మీ n వచ్చి దీనికి సమానం అదే n3ఎందువలన అంటే మనం మూడు బస్సుల సమస్యను పరిగణలోకి తీసుకున్నాం అందువలన సమీకరణం 41 అనేది 𝑃1 కు వచ్చి k అనేది ఒకటి నుంచి మూడు కి సమానం V1 Vk Y క్యాపిటల్ Y1k ఇవన్నీ కూడా పరిమాణాలు cosik 1 k కనుక మీరు అలాంటివి లెక్కించేటప్పుడు మీకు చాలా ఓర్పు కావాలి లేకపోతే మీరు సమీకరణంలో పదాలను పోగొట్టుకునే ప్రమాదం ఉంది రెండవ తప్పిదం ఏమిటి అంటే మీరు లెక్కించేటప్పుడు వచ్చే లోపంఅనగా మీరు త్వరగా త్వరగా లెక్కించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా సరిచూసుకోవాలి లేకపోతే తప్పులు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కావున మీరు దీని విస్తీర్ణం చేస్తే మీకు ఏమి వస్తుంది అంటే V1 పరిమాణం క్యాపిటల్ Y12cos𝜃12 − 𝛿𝐿 ప్లస్ 𝛿1 ప్లస్ 𝛿2 ప్లస్ పరిమాణం V1 V3 పరిమాణం Y13cos𝜃13 − 𝛿1 − 𝛿3 ఇప్పుడురెండవ పునరావృతం తర్వాత మీకు ఈ ఓల్టేజ్ వస్తుంది మరియు అన్ని కోణాలు మనకు తెలుసు 𝜃11 అనేది క్యాపిటల్ Y11 కు కోణం అది కూడా తెలుసు క్యాపిటల్ Y12 Y13 కూడా తెలుసు మరియు మీరు పిలిచే 𝛿1 వచ్చి 0 ఎందువలన అంటే స్లాక్ బస్ వోల్టేజ్ 1 05 ప్లస్ j 0 కావున 𝛿1 వచ్చి 0 మరియు రెండవ పునరావృతం తరువాత 𝛿2 వచ్చి −3 048 డిగ్రీ మరియు రెండవ పునరావృతం తరువాత 𝛿3 వచ్చి −2 కనుక ఇక్కడ మనం సమాచారం అంతా కూడా ప్రత్యామ్న్యాయం చేయాలి కావున ఈ విషయంలో పరిమాణం V1 వచ్చి 1 05 మరియు 𝛿1 వచ్చి 0అది స్లాక్ బస్ కోణం తరువాత పరిమాణం V2 రెండవ పునరావృతం తరువాత లెక్కించాము అది ఇంతకు ముందే మీకు చూపించాను 𝛿2 వచ్చి −3 048 డిగ్రీ పరిమాణం V3 వచ్చి 1 00099 మరియు దీని 𝛿3 వచ్చి −2 68 డిగ్రీ ఇప్పుడు క్యాపిటల్ Y11 వచ్చి 53 85 మరియు దాని కోణం వచ్చి −68 2 డిగ్రీఅన్ని మీరు లెక్కించారు అవునా మరియు క్యాపిటల్ Y12 వచ్చి 22 36 మరియు 𝜃12 వచ్చి 116 56 డిగ్రీ అన్నీ లెక్కించినవే క్యాపిటల్ Y13 వచ్చి 31 62 కు సమానం మరియు 𝜃13 వచ్చి 188 4 డిగ్రీ కావున దీనితో మీరు P1 కి ప్రత్యామ్న్యాయం చేయండి కనుక మీరు అలా చేస్తే మీకు P1 వచ్చి దేనికి సమానం అంటే 3 84 పర్ యూనిట్ మెగావాట్ బేస్ MVA వచ్చి 100 మీరు పెంచితే అది 384 మెగావాట్ అవునా అదే విధముగా సమీకరణం 42 కి అల్గారిథం లో నాలుగవ దశ ఉపయోగించి ఈ సమీకరణం లో ఈ బస్ కి n3 పెట్టండి మరియు స్లాక్ బస్సు యొక్క రియాక్టివ్ శక్తి అనగా Q1 ని కనుగొనండి కనుక ఈ విషయంలో మీరు సమీకరణం 42 లో విలువలను పెట్టారు కాబట్టి ఇదే మీ సమీకరణం 42 అందువలనQ1 అనేది దేనికి సమానం అంటే మైనస్ k సిగ్మా k అనేది దేనికి సమానం అంటే 1నుంచి 3 కి పరిమాణం V1 పరిమాణం Vk పరిమాణం Y1ksin𝜃1𝑖 − 𝛿1 𝛿𝑖 దీనిని విస్తీర్ణం చేయండి అలా మీరు విస్తీర్ణం చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది Q1 k1nV1VkY1k sinik 1 k అది ఇలా ఉంటుంది మరియు మీకు ఏవైతే పారామీటర్లు అన్నీ ఇచ్చారో వాటిని ఇక్కడ ప్రత్యామ్న్యాయం చేయండి సరేనా కావున మీరు ప్రత్యామ్న్యాయం చేసి లెక్కిస్తే మీకు 1 9786 పర్ యూనిట్ వస్తుంది దానినే మనం కొన్నిసార్లు పర్ యూనిట్ మెగావాట్ గా పిలుస్తాము కానీ ఇది యదార్ధంగా పర్ యూనిట్ మెగా వార్ మెగావాట్ కాదు ఎందువల్ల అంటే అది Q కాబట్టిఅది 100 చేత పెంచబడింది కనుక అక్కడ పర్ యూనిట్ అంటే చాలు అది యదార్ధంగా పర్ యూనిట్ మెగావార్ కావున సులభంగా మీరు పర్ యూనిట్ అంటే చాలు అది పెద్ద సమస్య కాదు కనుక అది దేనికి సమానం అంటే 1 9786 ఇంటూ 100కావున అది 197 86 మెగావార్ ఇప్పుడు మనం చెప్పింది అంతా కూడా రెండవ పునరావృతం తరువాత ఇప్పుడు మళ్లీ సమీకరణం 34 నుంచి మీరు పిలిచే లాస్ సూత్రం వస్తుంది క్షమించండి అది లాస్ సూత్రం కాదు లైన్ పవర్ ఫ్లోన్ సూత్రం అది మీకు సమీకరణం 34 నుంచి వస్తుంది అదే Pik వ్యక్తీకరణ అదే వ్యక్తీకరణను మనం ఇక్కడ రాస్తున్నాము కాకపోతే i 1 k 2 పెట్టండి కనుక ఇది మీ లైన్ ఫ్లోన్ సూత్రం కేవలం మీరు i 1 k 2 మరియు అన్ని పారామీటర్లను పెట్టండి కనుక ఈ విషయంలో మీరు సమాచారమంతా పెట్టినప్పుడు మీకు P12 వచ్చి దేనికి సమానం అంటే 1 8189 పర్ యూనిట్ మెగావాట్ కావున అది 100 తో పెంచితే 181 89 మెగావాట్ గా వస్తుంది అదే విధముగా మీరు ఎప్పుడైతే i 1 k 3 పెడతారో మీకు సులభంగా P13 వస్తుంది నా ఉద్దేశం ఏమిటంటే ఆ వ్యక్తీకరణలో అనగా ఆ సమీకరణం 34 లో మీరు ఎప్పుడైతే i 1k 2i 1 k 3 i 2 k 3 మీకు సులభంగా P24 తో పాటు అన్ని వస్తాయి అలాగే P13 కూడా వస్తుంది ఆ తర్వాత ఈ సమాచారం అంతా కూడా మీరు ప్రత్యామ్న్యాయం చేస్తే మీకు P13 2 0 పర్ యూనిట్ మెగావాట్ గా వస్తుంది అదే 200 మెగావాట్ వచ్చి 100తో పెంచబడింది అదే విధముగా i 2 మరియు k 3 అయినప్పుడు మీ P23 కూడా వస్తుంది కనుక ఇదే వ్యక్తీకరణ P23 వచ్చి దేనికి సమానం అంటే మైనస్ 49 03 మెగావాట్ ఇక్కడ మైనస్ గుర్తు ఏం చెబుతుంది అంటే శక్తి అనేది మూడు నుంచి రెండు కి ప్రవహిస్తుందని యదార్ధంగా అయితే రెండు నుంచి మూడు కి ప్రవహిస్తుంది కానీ ఇక్కడ మైనస్ 49 03 కాబట్టి దాని అర్థం ఏమిటంటే ఇక్కడ శక్తి అనేది 3 నుంచి 2 కి ప్రవహిస్తుంది అని ధన్యవాదాలు తిరిగి మళ్ళీ కలుద్దాం